ఈ వారం నేను మీకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ Internet of Thingsఅనే భావన ని పరిచయం చేస్తాను వాస్తవానికి నేను కొన్ని ఉదాహరణలు ద్వారా IoT అంటే ఏమిటో మీతో చర్చిస్తాను ఇప్పుడు మనం రెండు ఉదాహరణలు తీసుకుంటాము ఇందులో మొదటిది ఒక చిన్న హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ ఇక్కడ మనం యెస్ ఎమ్ యెస్ కంట్రోల్ ద్వారా ఎలక్ట్రికల్ బల్బ్ ని ఆన్ లేదా ఆఫ్ ఎలా చేయవచ్చో తెలుసుకొంటాము మరియు ఈ వారంలో మేము ఎవరైనా అపరిచిత వ్యక్తి మీ స్క్రీన్ను తాకినట్లయితే టచ్ సెన్సార్ ద్వారా ఎలా గ్రహించగలమో లాంటి కొన్ని సంఘటన లను కూడా మీకు చూపు తాము కాబట్టి ఈ రెండు ఉదాహరణ లు మనం పరిశీలిస్తాము మరియు ఈ ఉపన్యాసం లో నేను మీకు అతి ప్రాచుర్యం పొందిన పదం ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ పరిచయం చేస్తాను ఈ వారంలో కవర్ చేయబోయే అంశాలు ఏమిటంటే ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ అంటే ఏమిటి IoT మరియు ఎంబెడెడ్ సిస్టమ్ ల మధ్య సంబంధం ఎలా కలిగి ఉన్నది మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ గురించి కేస్ స్టడీని మేము తీసుకుంటాము

ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ అంటే ఏమిటంటే ఇది భౌతిక వస్తువుల యొక్క నెట్వర్క్ ఇది ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ సెన్సార్లు మరియు నెట్వర్క్కనెక్టివిటీ తో పొందుపరచబడిన ఏదైనా పరికరం మానవుడు వాహనం లేదా ఒక భవనం కావచ్చు మరియుఅది ఏమిఅనుమతిఇస్తుంది అంటే ఇది డేటాను సేకరించడానికి మరియు మార్పిడి చేయడానికి వస్తువును అనుమతిస్తుంది నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను మేము 5 వ వారంలో ఉష్ణోగ్రత సెన్సింగ్ మాడ్యూల్ గురించి చర్చించాము కాబట్టి మేము ఆ ఉదాహరణలో ఏమి చేసామంటే LM35 అనే సెన్సార్ నుండి మేము ఉష్ణోగ్రత అనేభౌతిక పరామితి ని గ్రహించాము మరియు ఆ ఉష్ణోగ్రతని LCD లో ప్రదర్శిస్తున్నాము ఇది ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్ ఇది స్వతంత్ర వ్యవస్థ దీనికి కమ్యూనికేషన్ సామర్ధ్యం ఉంది కాని మేము సెన్సార్ నుండి అందుకున్న డేటాను మరే ఇతర సర్వర్ కి లేదా ఇతర డేటాబేస్ కి ప్రసారం చేయలేదు కాబట్టి మేము ఆ ఉష్ణోగ్రతను ఎక్కడా నిల్వ చేయలేదు మేము దానిని LCD లో మాత్రమే ప్రదర్శిస్తున్నాము కానీ నేను ఒక దృష్టాంతాన్ని చెబుతాను అదిఏమిటంటే నేను ఆ ఉష్ణోగ్రతను సెన్సార్ నుండి మైక్రోకంట్రోలర్ ద్వారా సేకరించాను మరియు నేను ఆ సమాచారాన్ని పాస్ చేస్తాను లేదా కొన్ని డేటాబేస్లో నిల్వ చేస్తాను ఒకవేళ మనం ఆన్లైన్లో ఆ సమాచారాన్నిడేటాబేస్ లో సేవ్ చేయాలనుకుంటే మనకు ప్రాసెసింగ్ సామర్ధ్యం తో పాటు సమాచార సామర్ధ్యం కల్గి ఉండాలి ఇది ఇప్పటికే ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది కానీ ఇప్పుడు డేటాను కొన్ని సర్వర్ లేదా కొన్ని డేటాబేస్లకు పంపడం లేదా నిల్వ చేయడం కోసం మనకు కొంత కమ్యూనికేషన్ సామర్థ్యం కూడా అవసరం ఎప్పుడైతే ఎంబెడెడ్ సిస్టమ్ ప్రాసెసింగ్ సామర్ధ్యం కలిగి ఉండటమే కాకుండా కమ్యూనికేషన్ సామర్ధ్యం కూడా కలిగి ఉన్నప్పుడు అది IoT పరికరంగా మారుతుంది అంటే ఉష్ణోగ్రత సెన్సింగ్ యూనిట్ ఇకపై స్వతంత్రంగా ఉండదు మరియు ఎదో ఒక ప్రదేశానికి లేదా ఉష్ణోగ్రతను ప్రదర్శించడానికి మాత్రమే పరిమితం కాదు ఏదైనా గది యొక్క ఉష్ణోగ్రతను ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే నేను మీకు చెప్పిన విధానం ద్వారా మీరు దాన్ని పొందవచ్చు ఇది వస్తువులను సమాచారం సేకరించడానికి మరియు మార్పిడి చేయడానికి అనుమతిస్తుంది మనకు అనేక రకాల అనువర్తనాలు ఉన్నాయి వాటిలో ఒకటి స్మార్ట్ సిటీ మరొకటి ఆరోగ్య సంరక్షణలో ఉంది ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అనేది చాలా ప్రధాన అనువర్తనం ఈ రోజుల్లో ప్రజలు ఏదైనా వస్తువును ట్రాక్ చేయడానికి చిన్న మాడ్యూళ్ళను ఉపయోగిస్తున్నారు తరువాత మేము దానిని కేస్ స్టడీగా పరిశీలిస్తాము నిఘా మరియు భద్రత లో IoT కి చాలా మంచి అనువర్తనాలు వచ్చాయి భద్రతకోసం నేను ఆ సెన్సార్ తో ఒక ఉదాహరణ తీసుకొని ఉన్నాను కానీ అది అనేక అనువర్తనాలను కలిగియున్నది వాస్తవానికి ఇది ఊహించడానికి మాత్రమే పరిమితం చేయబడింది అక్కడ భారీ అనువర్తనాల సముదాయం ఉంది ఎప్పుడైతే ఎంబెడెడ్ సిస్టమ్కు కమ్యూనికేషన్ సామర్ధ్యం కూడా వస్తుందో అప్పుడు మేము దానిని IoT అని పిలుస్తాము IoT మరియు ఎంబెడెడ్ సిస్టమ్ గురించి మీకు చెప్తాను రెండింటి మధ్య సంబంధాన్ని నేను ఇప్పటికే మీకు చెప్పాను IoT అనేది ఒక అతిపెద్ద చిత్రం వాస్తవానికి ఇది ఒక ఎంబెడెడ్ సిస్టమ్ మాత్రమే కాదు ఇది ఒకదానికొకటి కమ్యూనికేట్ చేయగల అనేక ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క సమూహం ఈ ప్రపంచంలో డేటాను ఉత్పత్తి చేయగల మరియు ఒకదానితో ఒకటి సంభాషించగల బిలియన్ల విషయాలు ఉన్నాయి ఇది ఈ సెన్సార్ల నుండి డేటాను ఉత్పత్తి చేస్తుంది ఇది చాలా పెద్ద డేటా మరియు ఈ డేటా ఎక్కడికి వెళుతుంది తదుపరి ప్రాసెసింగ్ కోసం ఈ డేటా ఎక్కడో ఒక చోట సేవ్ చేయబడుతుంది చాలా డేటా ఉత్పత్తి అవుతుంది ఆ భారీ మొత్తంలో డేటాను నిల్వ చేయడం సులభతరం కాదు వాస్తవానికి డేటాను సరిగ్గా సేవ్ చేయడానికి మీరు కొంత నిర్మాణాన్ని కలిగి ఉండాలి కానీ కొన్ని సందర్భాల్లో సెన్సార్లు కొన్ని అనవసరమైన డేటాను ఉత్పత్తి చేస్తుంటే దానిని ఎక్కువ కాలం ఉంచవలసిన అవసరం లేదు అప్పుడు మీరు ఆ డేటాను తొలగించవచ్చు నేను ఇప్పటికే మీకు చెప్పాను ప్రతి IoT నోడ్ తప్పనిసరిగా ఎంబెడెడ్ సిస్టమ్ అని మరియు ఈ ఎంబెడెడ్ వ్యవస్థకు ఈ IoT విప్లవం ఒక కొత్త జీవితాన్ని ని ఇచ్చింది ఎంబెడెడ్ సిస్టమ్ క్రొత్తది కాదు కానీ ఈ బజ్వర్డ్ IoT కొంతకాలంగా ఉంది చెప్పాలంటే గత 5 సంవత్సరాలుగా ఉంది ఈ IoT విప్లవం పాత ఎంబెడెడ్ వ్యవస్థలకు మీరు చెప్పగలిగే కొత్త జీవితాన్ని ఇచ్చింది ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్కు దారితీసే కొన్ని విలక్షణ అనువర్తనాలు ఏమిటంటే స్మార్ట్ హోమ్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ మరియు మీరు వివిధ IoT ల యొక్క అనేక అంశాలను మిళితం చేస్తే అది మనం స్మార్ట్ సిటీ అని పిలిచే విస్తృత చిత్రానికి దారితీస్తుంది మరియు చివరికి ఇది స్మార్ట్ ప్రపంచం అవుతుంది ఇప్పుడు మేము ఒక కేస్ స్టడీని పరిశీలిస్తాము ఇక్కడ మేము ఆబ్జెక్ట్ ట్రాకింగ్ మాడ్యూల్ను పరిశీలిస్తాము మొదటగా నేను మాట్లాడేది ఏమిటంటే మేము ఖచ్చితంగా చెప్పేది ఏమిటంటే మేము ఒక వస్తువును ట్రాక్ చేస్తామని అది ఒక వస్తువు కావచ్చు నేను ఒక వస్తువు కావచ్చు నా బ్యాగ్ ఒక వస్తువు కావచ్చు నేను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎదో ఒక ఔషధం లాంటి దానిని పంపుతున్నాను అది కూడా ఒక వస్తువు కావచ్చు నా పిల్లలు ఆట కోసం బయటికి వెళుతున్నారు వారిని కూడా వస్తువులుగా పరిగణించవచ్చు ఇలాంటి ఇతర అనువర్తనాలు కూడా ఉన్నాయి వ్యవస్థను తయారుచేసే ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్ లను మనం చూస్తాము మరియు చాలా అనువర్తనాలు ఒకే విధంగా ఉంటాయి తుది గా ఎంబెడెడ్ సిస్టమ్ తప్పనిసరిగా ఎలా అమలు అవుతందనేదే ప్రశ్న మీరు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ యొక్క మొత్తం వ్యవస్థ గురించి ఆలోచిస్తే మొదట మీరు ఎంబెడెడ్ సిస్టమ్ను నిర్మించాలి మరియు ఖచ్చితంగా ఇది కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి మొదటి దశలో చాలా సూటిగా ఉండే వ్యవస్థను రూపొందించడానికి అవసరమైన మైక్రోకంట్రోలర్ మరియు అవసరమైన సెన్సార్లు లేదా యాక్యుయేటర్ల తో ఇంటర్ఫేస్ను ఉపయోగిస్తాము కాబట్టి ప్రాసెసింగ్ కోసం మాకు తగిన మైక్రోకంట్రోలర్ అవసరం మరియు మొత్తం వ్యవస్థను రూపొందించడానికి మాకు కొన్ని సెన్సార్లు లేదా యాక్యుయేటర్లు అవసరం అనేక IoT అనువర్తనాల కోసం ఖర్చు ప్రధాన సమస్యగా ఉంటుంది ఇప్పుడు మునుపటి వారాల్లో మేము ఇప్పటికే చర్చించిన ఈ విషయాలన్నీ మీరు వాస్తవానికి ఎన్ని యూనిట్లు తయారు చేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది మీరు నిజంగా చాలా తక్కువ సంఖ్యలో యూనిట్లను తయారు చేస్తుంటే అప్పుడు ఖర్చు పెద్దదిగా ఉండవచ్చు కానీ అదే రకమైన ఉత్పత్తి ని పెద్ద సంఖ్యలో యూనిట్ల కోసం రూపొందించబడితే మీరు దానిని పెద్దమొత్తంలో ఉత్పత్తి చేస్తుంటే అప్పుడు ఖర్చు ఎల్లప్పుడూ తగ్గుతుంది ఉపవ్యవస్థ యొక్క ఎంపిక వ్యయ సమస్యల ద్వారా నిర్దేశించబడుతుంది ఇది మీరు ఎన్ని యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నారు ఏ సంఘము ఆ పరికరాన్ని కోరుకుంటుంది ఈ పరికరం యొక్క ప్రాముఖ్యత ను ఎక్కువ మంది కస్టమర్లకు తెలిసే విధంగా మీరు దాన్ని ఎలా మార్కెట్ చేస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది కస్టమర్ కొనాలనుకుంటే మీరు కూడా ఒక రకమైన మార్కెటింగ్ చేయాలి కాబట్టి మీ ఉత్పత్తిని విక్రయించడానికి మీరు ఎలాంటి పనులు చేయాలి ఇందులో చాలా విషయాలు ఉన్నాయి అయితే ఖర్చు ఒక ముఖ్యమైన అంశం ఇప్పుడు ఆబ్జెక్ట్ ట్రాకింగ్కు రండి మొదటగా ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అంటే ఏమిటి ఇది మనం ఏదైనా వస్తువును నిజ సమయం లో గుర్తించగలిగే ఒక యంత్రాంగం అనగా నా పిల్లవాడు ఏ సమయంలో బయటకు వెళ్లి ఆటలాడుతున్నాడో నేను తెలుసుకోవచ్చు ఏ సమయంలోనైనా నా పిల్లవాడు ఎక్కడ ఆడుతున్నాడో అతను ఆట స్థలం లోపల ఉన్నాడా లేదా అతను వేరే ప్రదేశానికి బయలుదేరాడా అనే దానిని నిర్దేశించవచ్చు ఈ ప్రక్రియలో మేము ఒక రకమైన అప్లికేషన్ను కలిగి ఉండవచ్చు అది మీ మొబైల్ ఫోన్లో వెబ్ అప్లికేషన్ గా లేదా అనువర్తనంగా ఉండవచ్చు ఇది నా పిల్లలు ప్రస్తుతం ఏ ప్రదేశంలో ఉన్నారో నాకు చెప్పగలదు దీనికి మనం ఏమి చేయవలసి ఉంది నేను ఒక్కొక్కటిగా మీకు చెప్తాను కాని ఇక్కడే నాకు ఈ ఆబ్జెక్ట్ ట్రాకర్ అవసరం ఏదైనా ఒక నమ్మదగిన విషయం ఏమిటి అంటే వస్తువు కాలక్రమేణ అది దాని యొక్క స్థానాన్ని మార్చుకొంటుందని అది నా సైకిల్ గాని నా కారు లేదా బస్సు లేదా ట్రక్ లేదా విమానం కావచ్చు లేదా నేను చెప్పినట్లుగా ఇది మానవుడు కావచ్చు ఒక చిన్న పిల్లవాడిగా ఉండవచ్చు లేదా అది మీ వృద్ధ తల్లిదండ్రులు కావచ్చు అది ఆవు లేదా మీ కుక్క లేదా కొన్ని వన్యప్రాణులు వంటి ఏదైనా జంతువు కావచ్చు మొదలగునవి కాబట్టి మనకు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఎందుకు అవసరం మనకు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఎందుకు కావాలి అని తెలుసుకోవటానికి నేను ఇప్పటికే మిమ్మల్ని ప్రోత్సహించాను అని నేను అనుకుంటున్నాను కాని మరికొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను ఇక్కడ మీరు వస్తువును ట్రాక్ చేయడం అర్ధవంతం కాదని మీరు చూస్తారు డేటాను స్వీకరించడానికి మనకు మరికొన్ని వస్తువులతో జతచేయబడి న ఇతర సెన్సార్లు కావాలి మనం ఔషధ డెలివరీని ఉదాహరణగా తీసుకుందాం కొన్ని పర్యావరణ పరిస్థితులలో కొంత ఔషధం అందించాల్సిన అవసరం ఉందని చెప్పుకొన్నాం ఔషధంకు నిర్దిష్ట ఉష్ణోగ్రత అవసరమని మీకు తెలుసు మీరు ఔషదాన్ని ఉష్ణ ప్రదేశంలో ఉంచాలనుకుంటే అది దెబ్బతినవచ్చు కాబట్టి మీరు ఉష్ణోగ్రతను నియంత్రించాలి కాబట్టి సాధారణంగా ఏమి జరుగుతుంది మీరు ఏదైనా ఔషదాన్ని ఒక ప్రదేశం A నుండి మరో ప్రదేశం Bకు పంపాలనుకుంటే మనం ఆ ఔషదాన్నిడెలివరీ ఏజెంట్ కు అప్పగిస్తాము మేము ఔషదము తో పాటు ఉష్ణోగ్రత తేమ మరియు ఇతర సంబంధిత సమాచారాన్ని దాని ప్రదేశం తో పాటు గ్రహించే ఒక పరికరాన్ని మేము అటాచ్ చేస్తాము కాబట్టి ఇది ఈ ఔషదము వెళ్ళే ప్రదేశాన్ని పంపడమే కాకుండ ఆ సమయంలో ప్రస్తుత ఉష్ణోగ్రత ఏమిటో కూడా మీరు వేరుగా ట్రాక్ చేయడం మొదలగునవి వివిధ సెన్సార్ల నుండి వచ్చిన సమాచారం క్రమానుగతంగా కొన్ని తగిన కమ్యూనికేషన్ విధానం ద్వారా సర్వర్కు అప్లోడ్ చేయబడుతుంది ఈ విధానం GPRS లేదా SMS కావచ్చు మేము ఈ విషయాలను పరిశీలిస్తాము మరియు ఇది ప్రదేశంతో పాటు ఈ ఇతర పరామితులు అనే రెండిటిని కొన్ని డేటాబేస్లో కి అప్లోడ్ చేస్తుంది మేము దీన్ని SMS ద్వారా చేయవచ్చు అది వేరే మొబైల్ నంబర్కు పంపబడుతుంది కానీ మీరు దీన్ని ఇంటర్నెట్ ద్వారా పంపించాలనుకుంటే మీరు GPRS సేవను ఉపయోగించాలి కాబట్టి ఇది ప్రాథమికంగా ఇలా పనిచేస్తుంది సరుకు కు సంబందించిన వ్యక్తి ఆ సరుకును నిజ సమయంలో ట్రాక్ చేయవచ్చు వాస్తవానికి మొత్తం డేటా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయబడి తే అంటే ప్రతి 5 నిమిషాలకు మేము డివైసెస్ ద్వారా వచ్చే డేటాను సర్వర్కు అప్లోడ్ చేస్తున్నాము అప్పుడు సంబంధిత వ్యక్తి సులభంగా ట్రాక్ చేయవచ్చు నిజ సమయంలో రవాణా మరియు చారిత్రక డేటాకు కూడా ప్రాప్యత ఉండవచ్చు ఎందుకంటే మేము దానిని డేటాబేస్లో నిల్వ చేస్తున్నాము కాబట్టి నేను ఈ సమయంలో సరిగ్గా తనిఖీ చేస్తున్నానని చెప్పనివ్వండి కాని ఒక గంట ముందు ఏమి జరిగింది అప్పుడు ఉష్ణోగ్రత ఏమిటి అనేది మనం చూడగలం ఎందుకంటే మేము డేటాబేస్లో ప్రతిదీ నిల్వ చేస్తాము జీవరాసులను ట్రాక్ చేసే దానిని ఉదాహరణగా తీసుకుందాం ఈ విధానం నేను ఔషధం కోసం చర్చించిన యంత్రాంగంతొ చాలా పోలి ఉంటుంది ఇది ఇక్కడ ఒకే విధంగా ఉంటుంది అవసరమైన సెన్సార్లు మాత్రమే ఒక పరిస్థితి నుండి మరొక పరిస్థితికి మారుతూ ఉంటాయి వన్యప్రాణులను ట్రాక్ చేయడం ద్వారా వాటి జీవనశైలి గురించి సమాచారం పొందవచ్చు మనం అనేక ఇతర సమాచారం సేకరించి ఉండవచ్చు మీరు యాక్సిలెరోమీటర్ వంటి కొన్ని పరికరాలను కలిగి ఉండవచ్చు మేము దానిని కాలక్రమేణా పరిశీలిస్తాము కాబట్టి యాక్సిలెరోమీటర్ అంటే ఏమిటి అనే దానిని మేము చూస్తాము తద్వారా ఒక నిర్దిష్ట జంతువు ఒక రోజులో చేస్తున్న కార్యకలాపాలను తెలుసుకోవడానికి మీరు ఆ రకమైన పరికరాన్ని ఉపయోగించవచ్చు మేము ఎల్లప్పుడూ మా పెంపుడు జంతువులను లేదా ఏదైనా పశువులనుని ఆ విధంగా ట్రాక్ చేయవచ్చు కాబట్టి ఆబ్జెక్ట్ ట్రాకర్ను నిర్మించడానికి అవసరం అయినది ఏమిటి నేను మీకు ప్రేరణ ఇచ్చాను మీరు దీన్ని చాలా తేలికగా నిర్మించవచ్చు కాని దానికి కొన్ని కావలిసినవి ఉన్నాయి మీరు ప్రదేశాన్ని ట్రాక్ చేసే మరియు కొంత డేటాను సేకరించే కొన్ని పరికరాలను కలిగి ఉండాలి అవసరమైతే కొంత సెన్సార్ డేటాను కూడా అప్లోడ్ చేయాలి ప్రాసెసింగ్ కోసం ఏయే పరికరాలు అవసరమో చూద్దాం కొన్ని స్థానిక ప్రాసెసింగ్ మరియు వివిధ సెన్సార్లు మరియు కమ్యూనికేషన్ ఉపవ్యవస్థతో ఇంటర్ఫేస్ చేయడానికి మైక్రోకంట్రోలర్ అవసరం ప్రదేశాన్ని ట్రాక్ చేయాలి కాబట్టి ఆ మైక్రోకంట్రోలర్లో కోడ్ రాసి ఉండాలి అది ఆ ప్రదేశాన్ని తెలుసుకొంటుంది ప్రతి 5 నిమిషాలకు నేను దానిని ట్రాక్ చేయాలనుకుంటున్నాను కాబట్టిమీరు తదనుగుణంగా కోడ్ రాయలి ప్రతి 5 నిమిషాలకు ఇది సెన్సార్ల నుండి స్వీకరించి మరియు దానిని సర్వర్కు అప్లోడ్ చేస్తుంది కాబట్టి మాకు మొదటి దశలో మైక్రోకంట్రోలర్ అవసరం కమ్యూనికేషన్ సామర్ధ్యం కోసం మీకు GSM మాడ్యూల్ అవసరం మేము దీనిని కాలక్రమేణా చర్చిస్తాము మరియు ప్రదేశ సెన్సింగ్ కోసం మనకు GPS అవసరం మరియు పారామితి సెన్సింగ్ కోసం మీకు ఉష్ణోగ్రత సెన్సార్ లేదా తేమ సెన్సార్ లేదా ప్రెజర్ సెన్సార్ వంటి వివిధ సెన్సార్లు అవసరం కాబట్టి ఆబ్జెక్ట్ ట్రాకింగ్ వ్యవస్థను నిర్మించడానికి ప్రాథమికం గా అవసరమైన నాలుగు విషయాలు ఇవి ఇది రేఖాచిత్రం యొక్క మొత్తము ఇది మీరు చూస్తే మైక్రో కంట్రోలర్ అని ఇది GPS మాడ్యూల్ ఇది మైక్రో కంట్రోలర్తో అనుసంధానించబడి కోఆర్డినేట్లను గ్రహిస్తుంది దీనికి జతచేయబడిన కొన్ని సెన్సార్లు కూడా ఉండవచ్చు వీటిని మైక్రో కంట్రోలర్ చదువుతుంది మరియునేను చెప్పినట్లుగా ప్రతి 5 నిమిషాలకు ఈ డేటా ఈ మైక్రోకంట్రోలర్ ద్వారా GSM మాడ్యూల్ ఉపయోగించి కొన్ని సర్వర్లకు పంపబడుతుంది ఇది ప్రాథమికంగా మొత్తం వ్యవస్థ ఇక్కడ ప్రాసెసింగ్ సామర్ధ్యంతో పాటు డేటాను చదవడానికి మాకు వేర్వేరు సెన్సార్లు ఉన్నాయి మరియు ఇది ఇక్కడ నిల్వ చేయబడుతుంది కానీ ఇక్కడ మనకు ఈ GSM మాడ్యూల్ ద్వారా కొంత కమ్యూనికేషన్ సామర్ధ్యం ఉంది అదే డేటాను మేము కొన్ని సర్వర్కు పంపుతున్నాము ఈ సమయంలో సర్వర్లో ఏ డేటా ఉన్నా అది మాకు ప్రస్తుత ప్రదేశాన్ని చూపిస్తుంది మీరు గత ప్రదేశాన్ని కూడా చూడాలనుకుంటే మీరు దీన్ని ఎల్లప్పుడూ చూడవచ్చు కాబట్టి ఇది నేను ఇప్పటికే చర్చించిన మైక్రోకంట్రోలర్ కాబట్టి నేను దీని గురించి వివరంగా చర్చించడం లేదు GPS మాడ్యూల్ గురించి చెప్పాలంటే వివిధ GPS గుణకాలు అందుబాటులో ఉన్నాయి GPS మాడ్యూల్ కి ఒక ఉదాహరణ HOLUX GR 87 GPS మాడ్యూల్ మీరు అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర GPS మాడ్యూల్ను ఉపయోగించవచ్చు ఆపై GSM మాడ్యూల్ ఈ కోర్సులో మేము SIM900A GSM మాడ్యూల్ను ఉపయోగించాము నేను దాని గురించి వివరంగా చర్చిస్తాను ఇది ప్రాథమికంగా రిమోట్ లొకేషన్తో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించబడుతుంది మరియు ఇది మొబైల్ ఫోన్లో ఉపయోగించే సాంకేతికతను ఉపయోగిస్తుంది మేము దీనిని మొబైల్ ఫోన్లో ఉపయోగించినప్పుడల్లా మీకు సిమ్ కార్డును ఉంచే సిమ్ స్లాట్ ఉంటుంది మరియు ఇది SIM900A యొక్క చిప్ ఇది డెవలప్మెంట్ బోర్డు మీరు ఈ ప్రత్యేక చిప్ను ఏదైనా డెవలప్మెంట్ బోర్డు లో చూడవచ్చు ఇక్కడ సిమ్ స్లాట్ ఉంది ఇక్కడ మీరు సిమ్ కార్డును ఉంచుతారు వాస్తవానికి ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్తో పాటు కనెక్ట్ చేయడానికి మీకు ఈ Vcc గ్రౌండ్ మరియు ఇతర పిన్లు ఉన్నాయి మా ప్రయోగం కోసం మేము అదే మాడ్యూల్ ను ఉపయోగించాము ఇది ప్రామాణిక AT కమాండ్ సెట్ కు కూడా మద్దతు ఇస్తుంది ఈ GSM మాడ్యూల్తో కమ్యూనికేషన్ కోసం మేము ప్రామాణిక AT ఆదేశాలను ఉపయోగించాలి ఇది ట్రై బ్యాండ్ GSM GPRS ఇంజిన్ ఈ మూడు పౌనపున్యాలపై పనిచేస్తుంది అవి 900 మెగాహెర్ట్జ్ 1800 మెగాహెర్ట్జ్ మరియు 1900 మెగాహెర్ట్జ్ మరియు దానితో పాటు సమగ్రపరచడానికి మీరు అనేక రకాల సెన్సార్లను కలిగి ఉండవచ్చు కాబట్టి కమ్యూనికేషన్ కోసం మేము బ్లూటూత్ రేడియో కమ్యూనికేషన్ లేదా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ను కూడా ఉపయోగించవచ్చు కాబట్టి మేము ఇప్పుడు ఈ పాఠ్యంశం చివరికి వచ్చాము ఇక్కడ సెన్సార్ డేటా తో పాటు దాని ప్రాసెసింగ్ సామర్ధ్యం తో పాటు సాధారణ IoT వ్యవస్థను ఎలా నిర్మించవచ్చనే దాని గురించి నేను మీకు ఒక ఆలోచన ఇచ్చాను మరియు నేను ఒక అప్లికేషన్ గురించి వివరంగా చర్చించాను అది ఆబ్జెక్ట్ ట్రాకింగ్ మొత్తం వ్యవస్థను నిర్మించడం చాలా సూటిగా ఉందని మేము చూశాము కానీ దీనికి చాలా రకాలైన అనువర్తనాలు వచ్చాయి దీనిని చాలా ప్రదేశములో ఉపయోగించవచ్చు ధన్యవాదాలు